మేధో సంపత్తి హక్కు అనే భావనను కలిపే అంశాలు కొన్ని ఉన్నాయని మనం చూశాము ఒక విషయం పునరావృతం కాగలదు లేదా దాన్ని పునరుత్పత్తి చేయగలం అనే వాస్తవాన్ని చూశాము ఈ మేధో సంపత్తి హక్కు వచ్చిన హక్కుదారునికి ఆ హక్కును ఇతరులపై అమలు చేసే అవకాశం ఉంటుంది అన్న అంశం కూడా మనం చూసాం ఇవే కాక మేధో సంపత్తి హక్కు యొక్క ఇతర లక్షణాలు కూడా మనం చూశాము ఇప్పుడు మేధో సంపత్తి హక్కును అర్థం చేసుకోవడం లేదా నిర్వచించడానికి ముందు మేధో సంపత్తి హక్కుకు సంబందించిన అంశాలను మొదట అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మేధో సంపత్తి హక్కులు ఒక హక్కుల సమూహం ఇది భిన్నమైన ఆలోచనలపై వ్యక్తమవుతుంది అది దీనికి ఒక నిర్వచనం ఇది కొత్త హక్కులకు కూడా వర్తిస్తుంది వాస్తవానికి భౌగోళిక సూచనవంటి ఆలోచనలపై ఉండదు భౌగోళిక సూచన అనేది ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం నుండి బయటకు వచ్చే కొన్ని విలువైన ఉత్పత్తుల మూలాలను సూచిస్తుంది ఇది ఒక లక్షణం ఆ ప్రదేశంలో ప్రత్యేక వాతావరణం వుండడం వల్ల లేదా ఏదో ఒక వాతావరణం ప్రభావం వల్ల ఆ ప్రదేశాన్నుంచి వచ్చే ఆ ఉత్పత్తి ప్రత్యేకతను సంతరించుకుని ఉండవచ్చు ఆ ప్రత్యేకత అక్కడి భౌగోళిక పరిస్థితుల వల్ల వచ్చి ఉండవచ్చు కాబట్టి మీరు ఆ ఉత్పత్తిని ఒక నిర్దిష్ట ప్రదేశంతో గుర్తిస్తారు దీన్ని బట్టి చూస్తే భౌగోళిక సూచన యొక్క లబ్ధిదారుడు ఎవరు అనే విషయంలో పెద్దగా ఆలోచన అవసరం లేదు ఈ భౌగోళిక సూచన యొక్క లబ్ధిదారుడు ఏ ఒక్క వ్యక్తో కాదు ఆ ప్రదేశంలో వున్న సమాజం దానిలో ఉన్న ప్రజలు అంతా లబ్ధిదారులే ఆ ప్రదేశం నుంచి వచ్చే ఆ ఉత్పత్తికి వీరంతా హక్కుదారులే ఉదాహరణకు డార్జిలింగ్ టీ ని తీసుకుంటే డార్జిలింగ్లో తోటలు కలిగి ఉన్న వారంతా మరియు టీ తయారీ మరియు ఉత్పత్తిలో ఉన్న వారంతా ఈ టీ డార్జిలింగ్ నుండి వచ్చినది అని చెప్పుకునే హక్కు కలిగి ఉన్న వారే వారంతా ఆ లేబుల్ను ఉపయోగించవచ్చు ఎందుకంటే డార్జిలింగ్ టీలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు కాబట్టి అక్కడ పండించే టీ ను అక్కడ పండిన టీ ను వాడి చేసే టీ పౌడర్ ను డార్జీలింగ్ టీ అనే పేరు మీద అమ్ముకునే హక్కు ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే డార్జీలింగ్ టీ లో ఏవో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని ఆ లక్షణాలు శ్రీలంకలో తయారయ్యే టీ లో లేవని కనుగొన్నారు కాబట్టి కాబట్టి ఒక నిర్దిష్ట ప్రాంతం నుండి ఏదైనా వస్తువులు తయారు చేసే వ్యక్తులు భౌగోళిక సూచనగా GI ని క్లెయిమ్ చేయవచ్చు ఇప్పుడు మేధో సంపత్తి నిర్వచనానికి తిరిగి వస్తున్నాము మేధో సంపత్తి అనేది భిన్నమైన ఆలోచనలపై వ్యక్తం అవుతుంది ఒక ఆలోచన ఒక ఆవిష్కరణ రూపంలో వ్యక్తమైతే అది పేటెంట్ ద్వారా రక్షించబడుతుంది కాని అలాంటి ఆలోచన వ్యక్తీకరణ ఒక సాహిత్య రచన రూపంలో లేదా ఒక కళాత్మక రచన రూపంలో లేదా సినిమాటోగ్రాఫిక్ రచన రూపంలో వ్యక్తమైతే అది కాపీరైట్ ద్వారా రక్షించబడుతుంది అదే ఆలోచన ఒక సౌందర్య రూపకల్పనకు సంబందించినది అయితే అది ఎటువంటి క్రియాత్మక భాగం లేకుండా కంటికి ఆహ్లాదకరంగా ఉంటుంది అప్పుడు ఆ డిజైన్ను రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మనం రక్షించుకోవచ్చు ఇప్పుడు అలా రిజిస్టర్ అయిన డిజైన్ను అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను నైక్ లేదా అడిడాస్ వంటి సంస్థ రూపొందించిన షూలో కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇవి కార్యాచరణకు కూడా దోహదం చేస్తాయి ఇది గాలిని వేగంగా కత్తిరించేలా చేస్తుంది ఇది గ్రిప్ ను ఇస్తుంది లేదా పాదం యొక్క కొన్ని భాగాలలో మద్దతు ఇస్తుంది ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టే ఇవి ఒక క్రియాత్మక భాగాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అటువంటి డిజైన్లు రిజిస్టర్డ్ డిజైన్ యొక్క అంశంగా ఉండాలని చెప్పము ఎందుకంటే అవి దానికి కేవలం సౌందర్య భాగం కావచ్చు కానీ ఒక క్రియాత్మక భాగం వుంటే హక్కుదారుడు డిజైన్ రిజిస్టర్ చేయించడు అయితే మీరు చాలా మంది పిల్లల బూట్లు కుందేలు లాగా లేదా కార్టూన్ లోని పాత్రలాగా రూపొందించబడటం చూసే వుంటారు అలా బూట్లు ఒక కుందేలులా కనిపించేలా రూపొందించబడితే ఇటువంటి సందర్భాల్లో డిజైన్ ఒక క్రియాత్మక మూలకాన్ని కలిగి ఉందని చెప్పలేము రిజిస్టర్డ్ డిజైన్ యొక్క పరిధిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం రిజిస్టర్డ్ డిజైన్ కంటికి సౌందర్యంగా ఉంటుంది దాన్ని పరీక్షించే పద్ధతి చాలా సింపుల్ అది కంటికి కనిపించాలి అంతే కాబట్టి ఫంక్షనల్ ఎలిమెంట్స్ డిజైన్తో ముడిపడి ఉన్నప్పుడు సాధారణంగా హక్కుదారులు డిజైన్ను రిజిస్టర్ చేయించరు వారికి బహుళ హక్కులు ఉన్నాయి ముందుగా వీటికి ట్రేడ్మార్క్ తీసుకోవచ్చు అది కనిపించే పద్ధతి బట్టి కాపీరైట్ తీసుకోవచ్చు ఎందుకంటే దాదాపు అన్ని డిస్నీ పాత్రలు కాపీరైట్ యొక్క పరిధి లోనే ఉన్నాయి కాబట్టి మీరు ఆ చిత్రాన్ని మరే రూపంలోనూ సృష్టించలేరు అలా చేస్తే అది కాపీరైట్ ఉల్లంఘన అవుతుంది భారత దేశంలో కాపీరైట్ పరిధి రచయిత యొక్క జీవితం మరియు 60 సంవత్సరాలు కాబట్టి మేధో సంపత్తిని నిర్వచించడంలో ఇది చాలా గణనీయమైన హక్కు ముందుగా విషయ పరిజ్ఞానాన్ని చూస్తాము తర్వాత దానిని రక్షించే రూపాన్ని పరిశీలిస్తాము మేధో సంపత్తి హక్కులు చూడలేని లేదా ముట్టుకోలేని హక్కులు అని మనం మాట్లాడుకున్నాం ఈ హక్కు యొక్క ఆకృతులను లేదా సరిహద్దులను నిర్ధారించడం కొన్నిసార్లు చాలా కష్టం రిజిస్ట్రేషన్ అనేది హక్కుదారునికి ఏమి కావాలో తెలుసుకునే ఒక మార్గం రిజిస్ట్రేషన్ అనేది ఒక పేటెంట్ స్పెసిఫికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ కావచ్చు దీని ద్వారా పేటెంట్ మంజూరు చేయబడుతుంది రిజిస్ట్రేషన్ అనేది ఒక సాహిత్య రచన యొక్క రిజిస్ట్రేషన్ కావచ్చు ఈ ప్రక్రియ అమలు ప్రయోజనాల కోసం తప్పనిసరి కానప్పటికీ సాహిత్య రచనలను కూడా మనం నమోదు చేయవచ్చు సాఫ్ట్ వేర్ కోడ్ కూడా కాపీరైట్ రూపంలోనే రిజిస్టర్ చేసుకోవచ్చు ట్రేడ్మార్క్ లు రిజిస్టర్ చేసుకోవచ్చు కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది ఈ హక్కులు చట్టబద్ధం అయ్యే ప్రక్రియ ఇది ధృవీకరించబడినది ఎవరైనా దీన్ని పరిశీలించుకోవచ్చు దీనికి ఒక చట్టం ఉంది 1999 ట్రేడ్ మార్క్స్ చట్టం ఈ ట్రేడ్మార్క్ హోల్డర్కు ఈ చట్టాన్ని ఉపయోగించుకుని దాన్ని అమలు చేసే హక్కును ఇస్తుంది 1970 పేటెంట్ల చట్టం పేటెంట్ హోల్డర్కు ఇతరులపై మంజూరు చేసిన పేటెంట్ను అమలు చేసే హక్కును ఇస్తుంది ఈ రిజిస్ట్రేషన్ కేంద్ర ప్రభుత్వం చేత లేదా రాష్ట్ర ప్రభుత్వం చేత జరుగుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ మేధో సంపత్తి హక్కుకు పవిత్రతను ఇస్తుంది కాబట్టి విషయం మారేకొద్దీ వివిధ రకాల హక్కులకు వివిధ రూపాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మారుతుంది ఎందుకంటే మీరు డిజైన్ను రిజిస్టర్ చేయడానికి ప్రయత్నిస్తే లేదా ట్రేడ్మార్క్ కోసం దాఖలు చేస్తుంటే మీరు ధరఖాస్తు చేసే పేపర్లు మారతాయి ఆ దరఖాస్తుని రిజిస్ట్రీ చెక్ చేసి అంతా సవ్యంగా వుంది అని వారికి అనిపిస్తే దానిమీద హక్కు మీకు లభిస్తుంది ఇంతకు మునుపు వచ్చిన వాటితో పోల్చడం జరుగుతుంది మీరు వాడిన పదాలు లాంటి పదాలు ఇంతకు ముందు ఎవరైనా వాడితే రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు ఎలాంటి సారూప్య పదాలు లేనట్లయితే లేదా మీరే ఇంతకు ముందు ఎవ్వరూ చేయని పద ప్రయోగాన్ని మొదటి సారి చేసారు అప్పుడు ముందు మీకే ఆ గుర్తింపు లభిస్తుంది ఇది సూటిగా జరిగే ప్రక్రియ డిజైన్ విషయం కూడా అంతే మీ డిజైన్ ప్రత్యేకంగా కనిపిస్తే అది ఒరిజినల్ అయితే ఆ డిజైన్ను ఫైల్ చేసిన మొదటి వ్యక్తి మీరే అయితే ఆ రిజిస్ట్రేషన్ మీరే పొందుతారు కానీ పేటెంట్లు ఇచ్చే పద్ధతి వేరే పేటెంట్ స్పెసిఫికేషన్ అనే భాగంలో ఆవిష్కరణను సంపూర్తిగా వివరించాల్సి ఉంటుంది ఈ నూతన ఆవిష్కరణ యొక్క పనితనం అది పనిచేసే విధానం లక్షణాలు మరియు ప్రయోజనాలు ఆవిష్కరణలోని వివిధ వైవిధ్యాలు లాంటి వన్నీ అక్కడ వివరించాలి ఈ ఆవిష్కరణకు ముందు వున్న ఆవిష్కరణ లో ఏమి జరిగిందో వివరించాలి కాబట్టి ఇది ఆ ఆవిష్కర్త తన ఆవిష్కరణను వివరించే కథనం ఆవిష్కరణ యొక్క నేపథ్యాన్ని కూడా అతను వివరిస్తాడు అతని ముందు ఉన్న సాంకేతికత నేపథ్యం ఏమిటి అంతకు ముందు వున్న వ్యక్తులు ఈ ఆవిష్కరణ ఎందుకు చేయలేక పోయారు వారి ఇబ్బందులు ఏమిటి కానీ అతను ఆ ఇబ్బందులు అదిగమించి ఎలా ఈ ఆవిష్కరణ తీసుకురాగలిగాడు లాంటి అంశాలన్నీ రాయాలి కాబట్టి ఆవిష్కరణ నేపధ్యంతో మొదలయ్యే కథనం ఆవిష్కరణ ఏమిటి దాని ప్రయోజనాలను ఏమిటి ఈ ఆవిష్కరణ ఎలా పనిచేస్తుంది లాంటి అంశాలు వివరించే దిశగా వెళుతుంది ఈ ఆవిష్కరణ యాంత్రిక ఆవిష్కరణ అయితే ఆ ఆవిష్కరణ యొక్క భాగాలు ఏమిటి అన్న విషయాన్ని కూడా మాట్లాడుతుంది చివరకు అది వాదనలతో ముగుస్తుంది కాబట్టి పేటెంట్ స్పెసిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఈ ఆవిష్కరణను వివరించినప్పుడు పేటెంట్ కార్యాలయం దానిని వెంటనే నమోదు చేయదు అది కూడా ఒక నిర్దుష్ట పద్ధతిలో పని చేస్తుంది ఈ కార్యాలయం ఈ దరఖాస్తును నిశితంగా పరిశీలించి హక్కుని కోరుకునే వ్యక్తికి ఒక నివేదిక ఇస్తుంది దీనిని మొదటి పరీక్ష నివేదిక అని పిలుస్తారు మొదటి పరీక్ష నివేదికలో ఆ హక్కుని కోరుకునే వ్యక్తి తన ఆవిష్కరణను ఎలా సమర్థించగలడు అని అడుగుతుంది ఈ హక్కు గురించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అది సాంకేతిక అభ్యంతరాలు కావచ్చు లేదా వేరే ముఖ్యమైన అభ్యంతరం కావచ్చు అభ్యంతరం ఏదైనా గానీ హక్కుని కోరుకునే వ్యక్తి సమాధానమివ్వాలి పేటెంట్ భారతీయ చట్టం ప్రకారం పేటెంట్ లేని ఒక విషయం కోసం ధరఖాస్తు చేస్తే అభ్యంతరం ఉంటుంది అప్పటికే వచ్చిన లేదా అప్పటికే అమల్లో ఉన్న ఆవిష్కరణ లాంటిదే మళ్ళీ వచ్చినా అందరికి తెలిసిన దాని గురించే మళ్ళీ ధరఖాస్తు వచ్చినా ఈ కార్యాలయం గణనీయమైన అభ్యంతరాలను లేవనెత్తుతుంది మరియు ఈ గణనీయమైన అభ్యంతరాలను అధిగమించడానికి సమయం పడుతుంది ఈ పేటెంట్ ధరఖాస్తుపై పేటెంట్ కార్యాలయం అభ్యంతరాలు లేవనెత్తడాన్ని పేటెంట్ ప్రాసిక్యూషన్ అంటారు పేటెంట్ ప్రాసిక్యూషన్ అనేది సంక్లిష్టమైన ప్రక్రియ వాస్తవానికి ఈ పేటెంట్ ప్రాసిక్యూషన్ అనేది ట్రేడ్మార్క్ ప్రాసిక్యూషన్ లేదా డిజైన్ రైట్ ప్రాసిక్యూషన్ లకు చాలా భిన్నంగా ఉంటుంది ఇందులో చాలా వివరాలు కావాలి చాలా విశ్లేషణ ఉంటుంది హక్కు మంజూరు కావడానికి ముందే ఆ హక్కుని కోరుకునే వ్యక్తి చెప్పే దాని గురించి చాలా విశ్లేషణలు ఉంటాయి కాబట్టి మేధో సంపత్తి హక్కులను మనం నిర్వచించగల ముఖ్య అంశాలలో రిజిస్ట్రేషన్ ఒకటి అంతే కాకుండా వివిధ రకాల మేధో సంపత్తి హక్కులకు వివిధ రకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది వివిధ రకాల మేధో సంపత్తి హక్కుల విషయానికి వస్తే నమోదు ప్రక్రియ కూడా మారుతుంది ఈ హక్కులు ఎన్నో మేధో సంపత్తి హక్కుల సమూహాన్ని అందిస్తాయి ఇది పేటెంట్ కావచ్చు ట్రేడ్మార్క్ కావచ్చు కాపీరైట్ కావచ్చు లేదా డిజైన్ లు కావచ్చు అవి అన్నీ హక్కులను ఒక కట్ట లాగా అందిస్తాయి సాహిత్య రచన విషయంలో ఈ హక్కుల కట్ట కూడా మారుతుంది ముద్రించే హక్కు చలనచిత్రం ప్రదర్శించగలిగే హక్కు లేదా విషయాన్ని రికార్డ్ చేసే హక్కును ఇవి ఇస్తాయి ఎందుకంటే ఇక్కడ ఒక ఆలోచన యొక్క వ్యక్తీకరణ ఎన్ని రూపాల్లో నైనా ఉండవచ్చు ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ కాపీరైట్ ను అర్థం చేసుకోవడానికి ఇవి మూలం ఎందుకంటే కాపీరైట్ కాపీలు చేసే హక్కు మరియు మీరు కాపీలు చేసే హక్కు గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ కాపీలను ఎక్కడ తయారు చేస్తున్నారు ఏ మాధ్యమంలో చేస్తున్నారు అనేది ఎల్లప్పుడూ మీ హక్కే కాబట్టి కాపీరైట్ అనే ఒక హక్కు రాకముందు అంటే పారిశ్రామిక విప్లవానికి ముందే ప్రపంచం అంతా నోటి ద్వారా మౌఖికంగా జ్ఞానాన్ని ప్రసారం చేసే మార్గాన్ని అనుసరించింది ఇప్పుడు మీరు చదివిన నర్సరీ పాటలనే మీ పిల్లలు చదువుతుంటే ఆ పాటలనే మీ తల్లిదండ్రులు వారి పాఠశాలలో చదివినట్లయితే ఇదంతా ఒక మౌఖిక సూత్రప్రాయమైన సాంప్రదాయం కారణంగా మనమంతా నేర్చుకున్నాము ఇదే మౌఖిక పద్ధతిలో మనమంతా నేర్చుకున్నాం పారిశ్రామిక విప్లవం రాకముందు ఈ పద్ధతిలోనే అందరు నేర్చుకున్నారు అది వచ్చిన తర్వాతే ఈ హక్కులు ఉనికిలోకి వచ్చాయి పారిశ్రామిక విప్లవం రాకముందే కొంతమంది రాజులు ఈ హక్కులను మంజూరు చేశారనడానికి కొన్ని ఉదంతాలున్నాయి కాని పారిశ్రామిక విప్లవం రావడంతోనే ఈ హక్కులు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి ఈ గుర్తింపుకు చారిత్రక కారణాలు ఉన్నాయి దాన్ని తర్వాత చూద్దాం కాబట్టి కాపీరైట్ వాస్తవంగా ఉనికిలోకి రాకముందు లేదా కాపీరైట్ గుర్తించదగిన హక్కు కావడానికి ముందు మౌఖిక సూత్రప్రాయమైన సంప్రదాయం ఉంది దీని ద్వారా ప్రజలు విషయాలను అర్ధం చేసుకుని మననం చేసుకుని గుర్తు పెట్టుకుని దానిని తరువాతి తరానికి మౌఖికంగా అందించారు ఇప్పుడు మీరు సాంకేతికంగా అలా చేస్తే మీరు కాపీరైట్ను ఉల్లంఘిస్తున్నారు ఇప్పుడు మీ మనస్సు ఒక మాధ్యమం మీ మనస్సులో విషయాలను గుర్తు పెట్టుకుని దానిని తరువాతి తరానికి మరియు తరువాతి తరానికి అందిస్తారు మనస్సు దానిని కంఠస్థం చేసుకుని ఇతరులకు అందిస్తూ పోతుంది కాబట్టి ఈ మౌఖిక సూత్రప్రాయమైన సాంప్రదాయం ఏదో ఒక మాధ్యమంలోనికి మార్చబడకపోతే కాపీరైట్ పాలన యొక్క పరిధికి వెలుపల ఉంటుంది ఎందుకంటే కాపీరైట్ పాలనలో ఏదో ఒక మాధ్యమంలో విషయాలు రికార్డ్ చేయబడాలి లేదా వ్యక్తీకరించబడాలి కాబట్టి మాధ్యమాన్ని కాగితంలో ముద్రించండి లేదా అది టేపులలో రికార్డ్ చేయండి లేదా దాన్ని డిజిటల్ రూపంలోనికి తీసుకు రండి ఇది అంత కాపీరైట్ పరిధి లోనికి వస్తుంది కాబట్టి మీరు కాపీలు తయారు చేయడం గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అది అక్కడ ఉన్న ఒక మాధ్యమాన్ని సూచిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎవరినైనా బాధపెడితే మీరు పద్యం చెప్పారు అని అనం మరియు మీరు దానిని నేర్చుకుని పైకి చెప్పితే నేను దాని కాపీ చేశానని మీరు చెప్పరు సాధారణ పరిభాషలో కూడా మనం అలా చెప్పం వీటన్నిటికి వేర్వేరు పదాలు ఉన్నాయి నేను దానిని నేర్చుకుని గుర్తుపెట్టుకున్నాను అంటాం ఇది మీరు అర్థం చేసుకోవలసిన క్లిష్టమైన అంశం మరియు దాని వెనుక కొంత చరిత్ర ఉంది కాపీరైట్ ఒక హక్కుగా ఉద్భవించడానికి ముందు చూస్తే యూరప్ ఖండం మౌఖిక సూత్రప్రాయమైన సంప్రదాయాన్ని కలిగి ఉందని మరియు అది నిజమని చెప్పడానికి తగినంత సంఖ్యలో అధ్యయనాలు ఉన్నాయని మీరు కనుగొంటారు ఈ సంప్రదాయపు అతిపెద్ద లబ్ధిదారులలో షేక్స్పియర్ ఒకరు షేక్స్పియర్ వాస్తవానికి మౌఖిక సూత్రప్రాయమైన సంప్రదాయాన్ని వారసత్వంగా పొందాడు అతను వ్రాసిన కొన్ని విషయాలు యూరప్ ఖండం మౌఖిక సూత్రప్రాయ సంప్రదాయంలో ఆయనకు ముందే అప్పటికే ఉన్నాయని అధ్యయనాలు చెప్పుతున్నాయి కాబట్టి చరిత్రలో హక్కులు గుర్తించబడడం పారిశ్రామిక విప్లవం కారణంగా మొదలైంది పారిశ్రామిక విప్లవం కారణంగా హక్కుల పరిధి విస్తృతంగా వ్యాపించింది ఈ విప్లవం కూడా దీనికి దోహదపడింది ఎందుకంటే మేధో సంపత్తి హక్కుల గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ పారిశ్రామిక విప్లవం నుంచి వచ్చినవే ఈ హక్కులు నకళ్ళు చేయడం సులువని ఇంతకు ముందే చూసాము మొదటి కాపీని కలిగి ఉంటే మీరు వాటితో మరిన్ని కాపీలు చేయవచ్చు పారిశ్రామిక విప్లవం వాస్తవానికి యాంత్రిక తయారీని తీసుకు వచ్చింది ఇది ఉత్పత్తుల యొక్క అనేక కాపీలను ఉత్పత్తి చేయడాన్ని సులభతరం చేసింది పారిశ్రామిక విప్లవం ఉత్పత్తులకు విలువను ఇచ్చింది ఎందుకంటే అవి పెద్ద సంఖ్యలో తయారు చేయబడ్డాయి మరియు మొత్తం మార్కెటింగ్ పద్ధతే పారిశ్రామిక విప్లవంతో మారిపోయింది దీనికి ముందు ప్రజలు వారు తయారు చేసిన ఉత్పత్తులకి సరైన మార్కెటింగ్ విధానం లేక అమ్ముకోలేక పోయేవారు ఆ పరిస్థితిని పారిశ్రామిక విప్లవం సమూలంగా మార్చి వేసింది ఈ ఆలోచనా విధానం అంతా మేధో సంపత్తి హక్కుల గురించి మనం చర్చించిన దాని లాగానే ఉంటుంది మేధో సంపత్తి హక్కులు విలువైన హక్కులు అవి వాణిజ్యపరంగా విలువైనవి మరియు మేధో సంపత్తి హక్కు ఇతరులతో పంచుకోగలిగినవి లేదా వ్యక్తీకరించగలిగినవి లేదా ఏదో ఒక ప్రాక్టికల్ ఉపయోగం కలిగినవి పారిశ్రామిక విప్లవం రావడాన్ని మీరు చూస్తే పారిశ్రామిక విప్లవం యొక్క పెరుగుదలకు దోహదపడే కొన్ని విషయాలు ఉన్నాయి వాటిలో ఒకటి ప్రింటింగ్ టెక్నాలజీలో పురోగతి ఇది ఆలోచనల యొక్క శీఘ్ర వ్యాప్తికి దారితీసింది ఎందుకంటే ప్రింటింగ్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి దాన్ని ఉపయోగించి మీరు బోల్డన్ని కాపీలు చేయవచ్చు దీని ద్వారా గొప్ప ఆలోచనలను ప్రచారం చేయవచ్చు ఇప్పుడు గొప్ప రచనలు కాపీ చేయబడతాయి మరియు వాటిని ఇతర ప్రదేశాలకు పంపవచ్చు అవి ఎంతో మందిని ప్రభావితం చేస్తాయి చేసాయి ఉక్కును తయారు చేసిన తర్వాత సుదీర్ఘ ప్రయాణాలను తట్టుకోగల ఓడలను తయారు చేసుకున్నాం వాటిని ఉపయోగించి సముద్రాలను దాటగల సామర్థ్యం పెరగడం కారణంగా ప్రజలు ఒకరినొకరు కలుసుకోవడం లేదా సరిహద్దులను దాటడం చరిత్రలో ఇంతకుముందు కంటే చాలా ఎక్కువ వేగంతో చాలా పెద్ద సంఖ్యలో జరిగింది ఈ పరిస్థితి ఐరోపాలో రచనలను అనువదించాల్సిన అవసరానికి దారితీసింది కాబట్టి ఒక క్రొత్త జర్మన్ తత్వవేత్త తన రచనతో లేదా ఒక జర్మన్ కళాకారుడు తన కళతో బయటకు వచ్చినప్పుడు ప్రజలు వాటిని త్వరగా అనువదించే వారు మరియు ఆ ఆలోచన ఇంగ్లాండ్లో త్వరగా వ్యాపించేది కాబట్టి ప్రజలు ఒక చోటు నుంచి మరొక చోటుకి కదలడం ప్రారంభించినప్పుడు అది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి దోహదపడింది అంతే కాక అనువాద రంగం లేదా ఇతర భాషలను వివరించడానికి అది దోహదపడింది ఈ ప్రక్రియ అంతా ఆలోచనల యొక్క శీఘ్ర వ్యాప్తికి దారితీసింది కాబట్టి పారిశ్రామిక విప్లవాన్ని మేధో సంపత్తి హక్కులకు మూలబిందువుగా పరిగణించడానికి కారణం అదే ఈ సమయం నుంచే ఆలోచనల వ్యాప్తి చాలా వేగంగా జరిగింది